కాబట్టి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుందాము మొదటి ఉపన్యాసంలో మనం సెన్సేషన్ గురించి మాట్లాడుకున్నాము రెండవ ఉపన్యాసంలో మనం లిమెన్ లేదా థ్రెషోల్డ్ అంశం గురించి చూసాము మనం నిరపేక్ష వ్యత్యాస మరియు టర్మినల్ లిమెన్ అంటే ఏమిటో తెలుసుకున్నాము తరువాత మనం వెబర్స్ నియమం గురించి మాట్లాడుకున్నాము మరియు మనం నిజ జీవితంలోని ఉదాహరణలు తీసుకొని వెబర్స్ నియమంలో తెలిపినట్లుగా థ్రెషోల్డ్ అంశం అర్ధం చేసుకున్నాము మరియు ప్రచోదనాల యొక్క తీవ్రత అనే అంశం అంటే ఏమిటో తెలుసుకున్నాము మన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడంలో ఈ అంశాలు పోషించే ప్రముఖ పాత్ర గురించి తెలుసుకున్నాము చివరగా మనం ప్రతి సందర్భంలో ఫిగర్ని గుర్తించాలి మన బ్యాక్ గ్రౌండ్ నుండి ఫిగర్ని గుర్తించాలి మరియు ఈ బ్యాక్ గ్రౌండ్ నుండి ఫిగర్ని వర్గీకరించడం అనే ఆలోచన పర్సెప్షన్లో ఒక ముఖ్యమైన విషయము అని తెలుపుతూ రెండవ ఉపన్యాసం ముగించాము ఫిగర్ మరియు బాక్గ్రౌండ్ అనేవి పరస్పరం మార్చుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాము మరియు మనం ఎల్లప్పుడు కాంటోర్స్ కోసం చూస్తాము వీటిని మనం స్పష్టంగా స్థాపించగలిగితే మంచిది ఒకవేళ మనం వీటిని గుర్తించలేకపోతే మనకు గందరగోళంగా ఉంటుంది కొంత సమయం తరువాత చివరగా మనం రివర్సిబుల్ ఫిగర్స్ యొక్క కొన్ని ఉదాహరణలను చూస్తాము మీరు ఒక వస్తువును ఒక కోణంలో నుంచి చూస్తున్నప్పుడు మరో కోణం నుండి చూస్తే మనస్సుపై వేరే రకమైన ముద్ర వేస్తుంది కొన్ని సంధర్భాలలో ఒక వస్తువులోని సగం బ్యాక్ గ్రౌండ్గా మారుతుంది మరియు మిగిలిన సగ భాగం ఫిగర్ అవుతుంది మరియు ఇది మారుతూ ఉండవచ్చు మనం దేనిని బ్యాక్ గ్రౌండ్గా పరిగనిస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఫిగర్ మారుతూ ఉంటుంది ఇది మనం కాసేపట్లో చూస్తాము ఇప్పుడు మనం సంకేతాల యొక్క శక్తి గురించి ఒక ఆశక్తికరమైన సిద్ధాంతం చూద్దాము ప్రాధమికంగా ఈ సిద్ధాంతం యొక్క మూలాలు సమాచారం మరియు రాడార్ వ్యవస్థలో ఉంది కానీ 1950 60ల ప్రాంతంలో ఇది మనస్తత్వవేత్తల ఆశక్తిని ఆకర్షించింది ఎందుకంటే మనస్తత్వవేత్తలు మానవ ప్రవర్తనను అర్ధం చేసుకోవడంలో ఆశక్తిగా ఉన్నారు మరియు వారు సంకేతాల యొక్క శక్తి మరియు ముఖ్యంగా సిగ్నల్ యొక్క తీవ్రత చాలా బలహీనంగా ఉన్న పరిస్థితి ప్రచోదానాలను గుర్తించడంలో వీటి పాత్ర గురించి అర్ధం చేసుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వెబర్స్ నియమం ఫిట్నెస్ నియమం మరియు మోడల్ ఆ సంకేతాలు బలహీనంగా ఉన్న స్థితిలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోడానికి సరిపోవని గుర్తించారు అందువల్ల ఇది సంకేతాలను గుర్తించే సిద్ధాంతానికి దారి తీసింది ఇప్పుడు మీరు తెరను చూడండి మీకు ఒక యుద్ధ విమానం రాడార్ వ్యవస్థ కనిపిస్తుంది వాస్తవానికి ఈ రాడార్ అనేది విమానం నుండి వచ్చే సంకేతాలను పొందడానికి సూక్ష్మగ్రాహకంగా ఉండాలి మరియు ఈ సిగ్నల్ను చివరగా మానవులు గుర్తించాలి కాబట్టి మీరు రాడార్ వ్యవస్థను చూస్తే అంతా బాగా పని చేస్తుంది కానీ మానవ ప్రతినిధితో ఉన్న సమస్య ఏమిటంటే అతను లేక ఆమె ఏదో రకమైన నాయిస్లో సంకేతాల యొక్క ఉనికిని కనిపెట్టాలి సైకాలజీలో నాయిస్ అంటే మన ఉద్దేశించిన లక్ష్యం కానిది ప్రతిదీ నాయిస్ అంటాము ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఒక ఉదాహరణతో అర్ధం చేసుకుందాము మీరు ఒక గ్రిడ్ని నిర్మించండి ఇది ఒక 2x2 గ్రిడ్ ఇప్పుడు మనం సిగ్నల్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి మానవ ప్రతినిధి అవును లేదా కాదు అని చెప్పేదానిపై ఆధారపడి ఇవి మొదటి మరియు రెండవ విభాగాలుగా వర్గీకరించవచ్చు కాబట్టి అవును అని చెప్తే సిగ్నల్ ఉన్నట్టు మరియు లేదు అని చెప్తే సిగ్నల్ లేదని అర్ధం ఇక్కడ ఉన్న అవకాశాలు ఏమిటి మొదట సిగ్నల్ ఉన్న పరిస్థితిలో మానవ ప్రతినిధి అవును అని స్పందిస్తే సిగ్నల్ ఉన్న కారణం చేత దానిని హిట్ దశ అంటాము రెండవ సిగ్నల్ లేని పరిస్థితిలో మానవ ప్రతినిధి అవును అని స్పందిస్తే సిగ్నల్ లేని కారణం చేత దీనిని ఫాల్స్ అలారం అంటాము మూడవ దృష్టాంతంలో సిగ్నల్ లేదు మరియు ప్రతినిధి కూడా లేదని స్పందిస్తే దీనిని సరైన తిరస్కరణ అంటాము మరియు నాలుగవ దృష్టాంతంలో సిగ్నల్ ఉండి కానీ మానవ ప్రతినిధి లేదని స్పందిస్తే దానిని మిస్ దశ అంటాము మనం ఇక్కడ సిగ్నల్ని గుర్తించలేక పోయాము కనుక ఇది సమాచార మరియు రాడార్ వ్యవస్థ దృష్ఠి కోణం నుండి ఎందుకంత ముఖ్యమైనదో అర్ధం అయ్యింది అనుకుంటున్నాను ఎందుకంటే రాడార్ని మనం మన స్వంత విమానం మరియు శత్రువుల విమానం మధ్య అంతరాన్ని తెలుసుకోవడానికి సిగ్నల్ని గుర్తించడం కొరకు ఉపయోగపడుతుంది కానీ సిగ్నల్ ఉన్నది లేనిది అర్ధం కాదు మానవ ప్రతినిధి సిగ్నల్ని గుర్తించాలి మానవ ప్రతినిధి అవును నేను సిగ్నల్ గుర్తించాను అని చెప్పాలి ఈ స్థితిని మనం హిట్ దశ అని చెప్పుకున్నాము లేదా సిగ్నల్ లేని స్థితిలో మానవ ప్రతినిధి సిగ్నల్ లేదని స్పందితే దానిని సరైన తిరస్కరణ అంటాము ఈ రెండు పరిస్థితులు సరైనవి కానీ మీరు మిగిలిన రెండు దశల గురించి ఆలోచించండి వాటిని ఇక్కడ ఎరుపు రంగుతో గుర్తించాము ఇక్కడ సిగ్నల్ లేదు కానీ మానవ ప్రతినిధి ఉందని చెప్తే దానిని ఫాల్స్ అలారం అంటాము దీని అర్ధం ఏమిటి మీ భూభాగంలోకి బలవంతంగా ప్రవేశించే శత్రు విమానాలను ఎదుర్కోవటానికి మీకు ఒక వ్యవస్థ ఉంటే మరియు మీరే ఆ మానవ ప్రతినిధి అయితే రాడార్ సిగ్నల్ పై మీకు ఉన్న అవగాహన ఆధారంగా మీరు అవును శత్రువుల విమానం మన భూభాగంలోకి ప్రవేశించిందని చెప్పారు అనుకుందాము యుద్ధ ఫిరంగీలు ఆ విమానంపై కాల్పులు ప్రారంభిస్తాయి మీరు పొరపాటు చేసారు సిగ్నల్ లేనప్పుడు మీరు అవును సిగ్నల్ ఉందని చెప్పారు మరియు అందువల్ల మీరు యుద్ధ సమయంలో మీ సహాయక వ్యవస్థకు ఫాల్స్ అలారం ఇచ్చారు మరియు రెండవ దృష్టాంతం మరింత ప్రమాదకరమైనది ఇక్కడ సిగ్నల్ ఉంది కానీ మీరు కాదు సిగ్నల్ లేదని చెప్పారు కాబట్టి శత్రువు మీ భూభాగంలోకి నిశ్చింతగా ప్రవేశిస్తాడు అందువల్ల దేశం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిఉంటుంది కాబట్టి సిగ్నల్ని గుర్తించే విషయంలో మానవ ప్రతినిధి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదిగా మీరు ఇప్పుడు గుర్తించారు మరియు ఈ కారణంగానే పర్సెప్షన్ యంత్రాంగం విషయంలో మనం సిగ్నల్ను గుర్తించే సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాము కనుక ఈ సిగ్నల్ని గుర్తించే విషయంలో చాలా ముఖ్యమైనది సిగ్నల్ యొక్క శక్తి మనం రెండవ ఉపన్యాసంలో కూడా సిగ్నల్ యొక్క శక్తి ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తుందని చెప్పుకున్నాము మరియు సిగ్నల్ని గుర్తించాలి కనుక దీనిని మనం డిస్క్రిమినబిలిటీ ఇండెక్స్ అని పిలుస్తాము ఇది సిగ్నల్ యొక్క శక్తి మరియు మనం దానిని అంచనా వేసే పద్దతి ఆధారంగా మీ ప్రతిస్పందన రూపొందుతుంది కాబట్టి సిగ్నల్ మరియు నాయిస్ మధ్య ఉండే అంతరం మరియు వ్యాప్తితో పాటు నాయిస్ యొక్క వక్రతను బట్టి మనం సిగ్నల్ని నాయిస్ నుండి వేరు చేయవచ్చు కనుక ఇప్పుడు మనం ఒక ప్రయోగాత్మక ఉదహారణను తీసుకుందాము తరువాత మనం ఈ సంధర్భంలో ప్రతిస్పందన యొక్క రేఖా చిత్రం వేయడానికి ప్రయత్నిదాము దీనిని మనం ROC రేఖ అంటారు హిట్ మరియు ఫాల్స్ అలర్మ్స్ యొక్క శాతం మానవ ప్రతినిది సిగ్నల్ని గుర్తించడంలో ఉన్న సూక్ష్మగ్రాహ్యతపై ఆధారపడుతుంది సిగ్నల్కి శక్తి ఉందని మనం చెప్పుకున్నాము మరియు ఈ సిగ్నల్ యొక్క శక్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పుకున్నాము సిగ్నల్ ఎంత బలంగా ఉంటే తదనుగుణంగా మనం సిగ్నల్ని గుర్తించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి కానీ ఈ సిగ్నల్ యొక్క శక్తితో పాటు మరొక ముఖ్యమైన విషయం మానవ ప్రతినిధిగా నా సూక్ష్మగ్రాహ్యత ఎంత ఇది ఖర్చు ప్రయోజనం విశ్లేషణపై ఆధారపడుతుంది ఖర్చు ప్రయోజనం విశ్లేషణ అంటే ఏమిటి నేను ఇచ్చే ప్రతిస్పందనను బట్టి నాకు బహుమతి లభిస్తుంది లేదా నాకు శిక్ష పడుతుంది అంధువల్ల ఖర్చు ప్రయోజనం విశ్లేషణ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రతి ఇంద్రియగోచర కార్యంలో మనం ఎల్లప్పుడూ నాయిస్ ఉన్న స్థితిలో నుండి సిగ్నల్ అంటే ప్రచోదనాన్ని గుర్తించాలి మరియు దీని అర్ధం నిర్ణయాత్మక ఫలితాలు ఎల్లప్పుడూ కొంతవరకు అనిశ్చితి మధ్య వస్తాయి మీకు ఖచ్చితంగా తెలియదు సిగ్నల్ యొక్క బలం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన సూక్ష్మగ్రాహ్యత కూడా ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం ఒక ప్రయోగం యొక్క ప్రదర్శను చూద్దాము ఈ సంధర్భంలో మనం సిగ్నల్ యొక్క బలం స్థిరంగా ఉందని భావిస్తున్నాము మొదటి సందర్బంలో మనం సిగ్నల్ యొక్క బలం మార్పు చెందింది మరియు అందువల్ల ప్రతిస్పందన మీద దాని ప్రభావం పడుతుందని చ్చెప్పుకున్నాము ఇప్పుడు మనం సిగ్నల్ యొక్క బలం స్థిరంగా ఉందని చెప్పుకుంటున్నాము మరియు మానవ ప్రతినిధిగా మీరు ఖర్చు ప్రయోజనం అనే విశ్లేషణ చేస్తున్నారు కనుక ఇక్కడ హిట్స్కి బహుమతి లభిస్తుంది కానీ ఫాల్స్ అలారంకి శిక్ష మాత్రం పడదు అనుకుందాము కాబట్టి బీటా విలువ చాలా తక్కువగా పెట్టుకుంటారు అందువల్ల ఏం జరుగుతుంది అంటే హిట్ల సంఖ్య గరిష్ట స్థాయికి వెళుతుంది ఎందుకంటే మానవ ప్రతినిధి ఫాల్స్ అలారం మీద ఎటువంటి పట్టింపు లేదు హిట్ అయితే అతనికి బహుమతి లభిస్తుంది కానీ ఫాల్స్ అలారంకి అతనికి శిక్ష పడకపోవడం ఇందుకు కారణం కాబట్టి నేను పొరపాటు చేసినప్పటికీ దాని గురించి నాకు ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు రావు మరియు నేను విజయం సాధిస్తే అది చాలా మంచిది కాబట్టి నేను ఏమి చేస్తాను నా ప్రమాణాలను సడలిస్తాను ఇంతకు ముందు నేను సిగ్నల్ యొక్క ఉనికిని చెప్పడానికి చాలా కఠినమైన ఫిల్టర్ను ఉపయోగిస్తుంటే ఇప్పుడు నేను అలా చేయను ఇప్పుడు నేను ఏమి చేశాను నా ప్రమాణాలను నేను సడలించడం ద్వారా హిట్ల సంఖ్యను పెంచాను ఎందుకంటే నాకు ఫాల్స్ అలారం గురించి భయం లేదు ఇక్కడ ఖర్చు ప్రయోజనం విశ్లేషణలో ప్రాధమికంగా నేను ఏ కార్చు చేయడం లేదు కానీ నాకు ఇందులో నుండి బహుమతి లభిస్తుంది కనుక ఖర్చు ప్రయోజనం విశ్లేషణ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు మరొక సందర్భం గురించి ఆలోచించండి డి'డి ప్రైమ్ ఇక్కడ మార్పు చెందలేదు అంటే సిగ్నల్ యొక్క బలం మారలేదు కానీ హిట్కి నేను బహుమతి పొందలేదు కానీ ఫాల్స్ అలర్మ్స్కి నాకు శిక్ష మాత్రం పడుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తాను నేను బీటాను చాలా ఎక్కువగా పెట్టుకుంటాను అందువల్ల ఫాల్స్ అలర్మ్స్ తగ్గుతాయి కానీ అందువల్ల నాకు చాలా తక్కువ హిట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు సిగ్నల్ని సరిగ్గా గుర్తిస్తే హిట్ వస్తుంది మంచిది కానీ ఇది మీరు పొరపాటు చేయడం కంటే ముఖ్యమైనది కాదు ఉధాహరణకు న్యాయస్థానంలో ఇద్దరు న్యాయవాదులు ఉరిశిక్ష పడే క్లయింట్ గురించి వాదిస్తున్నారు ఇక్కడ ఖర్చు చాలా పెద్దది మరియు ఇక్కడ మీ బీటా విలువ చాలా ఎక్కువ అని మీరు గుర్తిస్తారు ఎందుకంటే మీరు ఫాల్స్ అలారం ఇవ్వడానికి ఇష్టపడరు ఇక్కడ మీ తరపున ఉన్న వ్యక్తి దోషి అని మీరు వాదించారు ఎందుకంటే అది నిరూపించబడితే అతనికి ఉరిశిక్ష పడుతుంది కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రతగా మాట్లాడుతారు పూర్వ ఉదాహరణలో మనం విమానం మరియు రాడార్ హెచ్చరిక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నప్పుడు మీ సిగ్నల్ కారణంగా మీరు ఒక బటన్ నొక్కితే అలారం మ్రోగి అందువల్ల ఇది వైమానిక దాడిని ప్రేరేపిస్తుంది అప్పుడు మీరు చాలా జాగ్రతగా ఉంటారు ఎందుకంటే ఫాల్స్ అలారం వల్ల మీరు చెల్లించే మూల్యం చాలా ఎక్కువ కాబట్టి మీరు ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకున్నారు మొదటి సంధర్భంలో హిట్స్కి బహుమతి ఉంది మరియు ఫాల్స్ అలారంకి శిక్ష పడదు రెండవ సందర్భంలో హిట్స్కి బహుమతి లేదు కానీ ఫాల్స్ అలారం సృష్టించినందుకు మీకు శిక్ష లభిస్తుంది ఇప్పుడు మీరు ఫలితాన్ని x అక్షంపై ఫాల్స్ అలర్మ్స్ మరియు y అక్షంపై హిట్లతో గ్రాఫ్ గీస్తే మీకు ఒక వక్రత లభిస్తుంది మరియు ఈ వక్రతను ROC రేఖ అంటారు ఇది రిసీవర్ నిర్వహణ లక్షణాల రేఖ ఈ వక్రత ప్రమాణాల యొక్క అన్ని విలువల వద్ద ఇచ్చిన dʹ కోసం ప్రతిస్పందించే విధానాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు మీ ప్రమాణాలను మార్చుకోవచ్చు కానీ dʹ మాత్రం మారదు ఆపై మీరు ఎంచుకున్న ప్రమాణాలను బట్టి మరియు ఆ ప్రమాణాల విలువను బట్టి ఈ రేఖలు ఎలా మారుతాయో మీరు చూస్తారు d' విలువ 0 అయితే నాయిస్ మరియు సిగ్నల్తో కలిసిన నాయిస్ రేఖలు అలాగే ఉంటాయి మరియు ఫాల్స్ అలర్మ్స్ హిట్స్ కూడా మారవు ఇది ROC రేఖాచిత్రంలోని వికర్ణంతో సూచించబడింది Dʹ పెరిగితే ROC వక్రరేఖ వికర్ణానికి దూరంగా ఉంటుంది మరియు మీరు ఈ ROC యొక్క ఆచరణాత్మక విషయాలను తెలుసుకున్నారు ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో రాడార్ సిగ్నలను విశ్లేషించడానికి ఉపయోగించారు ఇప్పుడు మనం ఈ ROC రేఖను సైకోఫిజిక్స్లో సిగ్నల్ గుర్తించడం అనే అంశంలో చర్చించుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మీరు సిగ్నల్ని గుర్తించే సిద్ధాంతం యొక్క స్వభావచిత్రణం ఫాల్స్ అలర్మ్స్ హిట్ మరియు మిస్ కలిగిన రేఖాచిత్రం చూడవచ్చు ఇక ఇప్పుడు మనం ROC వక్రతను వివరించే ఒక వీడియోను చూద్దాము ఈ రేఖాచిత్రాన్ని చూడండి ఇక్కాడ మనకు x అక్షంపై ఫాల్స్ అలర్మ్స్ యొక్క నిష్పత్తి మరియు y అక్షంపై హిట్ల యొక్క నిష్పత్తి మరియు ప్రతిస్పందన స్థాయి కూడా కనిపిస్తుంది ఇవి అన్నీ d' ఆధారంగా గీసినవి అయితే ఇక్కడ హిట్స్ మరియు ఫాల్స్ అలర్మ్స్ అనేవి మనం సిగ్నల్ని గుర్తించడం అంటే సిగ్నల్ని నాయిస్ నుండి వేరు చేసే మన సామర్ధ్యం మీద ఆధారపడుతుంది ప్రచోదనాలు మరియు ప్రచోదనాలు కానివి గుర్తించాలి ఇప్పుడు మరొక ఉదాహరణను తీసుకుందాము నిజ జీవిత పరిస్థితిలో నాయిస్ మధ్య సిగ్నల్ను గుర్తించాల్సి వస్తే ప్రస్తుత రోజుల్లో దీనికి మంచి ఉదాహరణ మభ్యపెట్టే పరిస్థితి ఇక్కడ ప్రచోదనం యొక్క సిగ్నల్ చాలా బలహీనంగా ఉంటుంది అందువల్ల మనం ఫిగర్ మరియు బ్యాక్ గ్రౌండ్ ని రెండు వేరే అంశాలుగా గుర్తించలేము మీరు సినిమాలలో మరియు నిజ జీవీతంలో కూడా చాలా చిత్రాలను చూసి ఉంటారు అందులో ఉన్న మనిషి మొహానికి వివిధ రంగులను వేసుకొని తలపై చెట్లలా కనిపించే విగ్ పెట్టుకుంటారు మరియు శరీరంపై కూడా చెట్లలాంటివి పెట్టుకుంటారు వారు వేసుకునే యూనిఫార్మ్ కూడా చాలా రంగులు కలిగి చెట్లతో కలిసిపోయేలా ఉంటుంది మీరు ఈ చిత్రాన్ని దూరం నుండి చూస్తే మీకు ఆ మనిషి కనిపించాడు మీరు బ్యాక్ గ్రౌండ్ మరియు ప్రచోదనం రెండిటినీ వేరుగా గుర్తించలేరు కాబట్టి మీరు చుట్టూ పరిసరాల నేపధ్యం నుండి ఆ వస్తువుని సరిగ్గా గుర్తించలేరు ఇప్పుడు రెండవ ఉపన్యాసంలో మనం ప్రారంభించిన మన ముఖ్య ప్రశ్నకు తిరిగి వస్తే మనం ప్రతి విషయాన్ని విశ్లేషిస్తున్నామా మనం ఇప్పటి వరకు దేని గురించి చర్చించుకున్నాము మొదటి విషయం మనకు లభించే సిగ్నల్ యొక్క తీవ్రత ఆధారంగా మనం దానిని విశ్లేషించాలా లేక అవసరం లేదా అని నిర్ధారిస్తాము ఇది మొదట మనం చూడవల్సిన విషయం రెండవ విషయం ప్రతిస్పందించే వ్యక్తి మానవ ప్రతినిధి యొక్క ప్రమాణాల స్వభావం కూడా ముఖ్యమైన విషయం అని మనం తెలుసుకున్నాము కాబట్టి ప్రచోదనాల యొక్క తీవ్రత అనేది మొదటిది రెండవది నేను తీసుకున్న నిర్ణయం అంటే ప్రతిస్పందించడానికి నేను తీసుకున్న ప్రమాణాలు మనకు ఇచ్చిన సంధర్భంలో ప్రతిస్పందించడానికి ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు మనం సిగ్నల్ యొక్క తీవ్రత మరియు మనం ఎంచుకున్న ప్రమాణాలు ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అర్ధం చేసుకున్నాము మరియు అన్నీ చిత్రాలలో ఫిగర్స్ని మనం బ్యాక్ గ్రౌండ్ నుండి వేరు చేయాలి ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం ఈ ఫిగర్ మరియు బ్యాక్ గ్రౌండ్ మధ్య వ్యత్యాసం చూపించడానికి ఒక గీతను గీయాలి దానిని మనం కాంటోర్ అంటాము వాస్తవానికి కాంటోర్స్ అంటే ఏమి లేదు ఇవి పర్సెప్షన్ యొక్క మూలకాలలో ఉండే ప్రవణతలో ఉన్న మార్పులు కాబట్టి కాంటోర్స్లో ఉండే అస్పష్టత చిత్రాలలో పరవర్తక్రియకు దారి తీస్తుంది కానీ వాస్తవానికి చాలా సందర్భాలలో మనకు అంచులు మరియు కాంటోర్స్ ఉంటాయి మనం ఈ వ్యత్యాసాన్ని తెలుసుకుంటే బ్యాక్ గ్రౌండ్ నుండి మనం దృశ్య చిత్రాన్ని సులభంగా వేరు చేయావచ్చు మరియు అదే విధంగా మీరు నాయిస్లో నుండి మీకు కావల్సిన ధ్వనిని వినగలరు ఇప్పుడు ఈ ఉదాహరణను తీసుకోండి అన్నీ పాఠ్యపుస్తకాలాలో బాగా ప్రాచుర్యం పొందిన ఉదాహరణ ఇక్కడ మీకు ఏమి కనిపిస్తోంది ఇది మొత్తం నలుపు మరియు తెలుపు మచ్చలను చూస్తున్నారు ఇందులో నుండి వస్తువు ఏమిటి మరియు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని గుర్తిచడం చాలా కస్టమైన పని ఈ చిత్రాన్ని ఏకాగ్రతతో చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తోందా దానిని గుర్తించడంలో నేను మీకు సహాయం చేస్తాను ఈ ప్రాంతంలో చూడడానికి ప్రయతించండి ఇప్పుడు మీకు వస్తువు కనిపిస్తోందా ఇప్పుడు మీరు చూడగలరు ఇప్పుడు మీరు వస్తువుని ఎలా గుర్తించగలిగారు ఎందుకంటే ఈ సంధర్భంలో మీరు ఈ ప్రాంతంలో చూడాలి అని తెలిసింది మరియు మీరు కేవలం ఆ ప్రాంతంలోని నలుపు తెలుపు మచ్చలను చూసి మీరు ఆ వస్తువుని గుర్తించారు మీరు ఒక కుక్కని ఈ చుట్టూ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నారు ఇదే విధానం మానవులకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు ఈ ఉదాహరణను చూడండి ఇది ఒక వార్తాపత్రికలో ప్రచురితమైన ఒక ఛాయాచిత్రం ఇందులో భారతదేశ ఆర్మీ సైనికుడిని ఈ విధంగా చూపించారు మరియు అతను రాజస్తాన్లోని బార్మెర్ జిల్లాలో ఎక్కడో సుదర్శన్ శక్తి అనే వ్యాయామంలో పాల్గొంటున్నాడు ఇప్పుడు మీరు అదే సైనికుడు నేలమీద ఉంటే అక్కడి నేపధ్యంలో చూస్తే అతనిని గుర్తించడం చాలా కష్టం ఫిగర్ మరియు బ్యాక్ గ్రౌండ్ మధ్య వ్యత్యాసం గుర్తించడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు మీరు వీటన్నింటినీ పోల్చిచూస్తే మొదటి సంధర్భంలో మనం ఎగిరే యుద్ధ విమానాన్ని చూడడానికి ప్రయత్నిస్తున్నాము మరియు రాడార్ తెర ముందు కూర్చున్న మానవ ప్రతినిధికి సిగ్నల్ అనగా ప్రచోదనం గుర్తించడం ఎంత కష్టమైన పని అని తెలుసుకున్నాము మరియు నలుపు తెలుపు మచ్చలు కలిగిన కుక్కని అదే విధంగా ఉన్న బ్యాక్ గ్రౌండ్ లో గుర్తించడం కూడా కష్టమైన పని అని చూసాము ఈ ఉదాహరణలో ఈ ఛాయాచిత్రంలో మనం ఏమి చూస్తునామో మనకు చెప్పకపోతే తెలుసుకోవడం చాలా కష్టము అందులో మనం దగ్గరగా తీసిన చిత్రాన్ని చూస్తున్నాము మనకు ఇది ఏమిటి అనే సమాచారం అందించకపోతే దూరం నుండి మీరు ఈ ఛాయాచిత్రాన్ని చూస్తునటైతే ఈ చిత్రంలో వెనక ఉన్న పరిసరాల నుండి వస్తువు అయిన మనిషిని గుర్తించడం చాలా కష్టసాధ్యమైన పని ఇప్పుడు మన కాంటోర్స్ ఉదాహరణకు తిరిగి వస్తే ఈ సంధర్భంలో కాంటోర్స్ ఉన్నాయి కానీ సిగ్నల్ యొక్క బలం వల్ల మనకు వ్యత్యాసం కనిపిస్తుంది మరియు సిగ్నల్ని గుర్తించడంలో మన సూక్ష్మగ్రాహ్యత కూడా ఉపకరిస్తుంది కాబట్టి వస్తువుని గుర్తించడంలో మొదటిది సూక్ష్మగ్రాహ్యత రెండవది d' విలువ ఈ రెండు ప్రమాణాలు వల్ల వ్యత్యాసం కనిపిస్తుంది కానీ కాంటోర్స్ కనిపించని సందర్భాలలో మనం ఏమి చేయాలి మనుషులుగా మనం విశేషమైన కాంటోర్లను సృస్టించగలమని తెలుసుకున్నాము మరియు విశేషమైన కాంటోర్స్ ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి ఎందుకంటే మనం వాస్తవానికి చుట్టూ పరిసరాలలో చూసేవాటికి ప్రత్యేకమైన వ్యత్యాసం చూపించే రేఖలు లేవు మరియు మనం ఈ బ్యాక్ గ్రౌండ్ నుండి ఫిగర్ని గుర్తించాలి కాబట్టి ఏది సాధ్యమైన వస్తువు మరి ఏది బ్యాక్ గ్రౌండ్ అని గుర్తించాలి ఇది ప్రాధమికంగా మనం వ్యత్యాసం చూపించడానికి గీసే రేఖలపై ఆధారపడుతుంది ఈ రేఖాలను మనం కాంటోర్స్ అంటాము విశేషమైన కాంటోర్లను అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోను చూద్దాము ఈ చిత్రాన్ని చూడండి మీకు ఏమి కనిపిస్తోందని నేను ప్రశ్నిస్తే మూడు వృత్తాల పైన ఉంచిన ఒక తెల్లని త్రిభుజం కనిపిస్తుంది అనేది చాలా వరకు మీ నుండి వచ్చే సమాధానం లేదా మీరు ఇక్కడ మూడు స్వతంత్ర వృత్తాలు ఉన్నాయి ప్రతి వృతంలో నుండి ఒక చిన్న ముక్కని తీసేసాము తప్ప అక్కడ వాస్తవానికి ఎలాంటి త్రిభుజం లేదని మీరు గ్రహిస్తారు కాబట్టి ఈ మూడు స్వతంత్ర నల్లని వృత్తాలను పరిశీలిస్తే ఇందులో నుండి ఒక్కొక్క ముక్కని తీయడం వల్ల త్రిభుజంలా కనిపిస్తోంది తప్ప అందులో వాస్తవానికి త్రిభుజం లేదు బ్యాక్ గ్రౌండ్ తెల్లగా ఉన్నపటికీ మీరు ఈ చిత్రాన్ని చూడగానే మీరందరు అప్రయత్నంగా రేఖాలను గీసి త్రిభుజాన్ని పూర్తి చేస్తారని నేను కచ్చితంగా చెప్పగలను ఈ చిత్రంలో నుండి తెల్లని త్రిభుజాన్ని గుర్తించడం అనేది విశేషమైన కాంటోర్ అని పిలుస్తాము ఈ చిత్రాన్ని మనం ముందే చూసాము దీనిని మరోసారి చూడండి త్రిభుజంలోని ఈ మూడు నల్లని వృత్తాలను చూడండి వృత్తాలు త్రిభుజం మరియు బ్యాక్ గ్రౌండ్ మధ్య మీకు స్పష్టమైన ప్రవణత మార్పు కనిపిస్తుంది ఇప్పుడు మీరు త్రిభుజాన్ని జరిపి ఈ మూడు వృత్తాలపై ఉంచండి ఇప్పుడు కూడా ఈ విషయానికి సంబందించిన రేఖను గీయడం వల్ల మీకు త్రిభుజం కనిపిస్తుంది ముక్కలను తీసిన మూడు వృత్తాలను మీరు చూడరు ఎందుకంటే మీకు ముందుగానే ఒక త్రిభుజాన్ని వృత్తాలపై పెట్టమని తెలుసు ఇప్పుడు ఈ మూడు వృత్తాలను చూడండి ప్రతి వృతంలో ఒక ముక్కను తీశాము ఈసారి వృత్తాల పైన త్రిభుజాన్ని పెట్టకపోయినా ఈ నల్లని వృత్తాలపైన ఒక తెల్లని త్రిభుజం గుర్తిస్తారు విశేషమైన కాంటోర్లు అంశం ప్రదర్శించడానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు మనం విశేషమైన కాంటోర్లు అర్ధం చేసుకున్నాము కనుక తరువాత ఉపన్యాసంలో మనం ఫార్మ్ యొక్క పర్సెప్షన్ గురించి తెలుసుకుందాము ఈ ప్రపంచంలో మనం ఈ రూపం యొక్క పరిమాణం ఆకారం మొదలైనవి ఎలా గుర్తిస్తామో తెలుసుకుందాము